ఈ మాడ్యూల్లో మనము ఒక పరిష్కరిణిని ఉపయోగించి లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరిస్తాము ఈ కోర్సులో ఇప్పటివరకు మనము లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లెమ్ మరియు ప్రత్యేక అల్గోరిథం లను ఉపయోగించి అసైన్మెంట్ సమస్యలను పరిష్కరించాము మనము చేతి గణనలను ఉపయోగించి గ్రాఫికల్ పద్ధతి బీజగణిత పద్ధతి మరియు సింప్లెక్స్ అల్గోరిథం ఉపయోగించి LP ని పరిష్కరించాము ఇప్పుడు పెద్ద లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలు పెద్ద ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు మరియు అసైన్మెంట్ సమస్యలను చేతితో పరిష్కరించడం కష్టం మనకు పరిష్కర్తలు కావాలి మరియు అందుబాటులో ఉన్న పరిష్కారాలు పుష్కలంగా ఉన్నాయి వాణిజ్య పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి ఓపెన్ సోర్స్ పరిష్కర్తలు అందుబాటులో ఉన్నాయి మరియు ఇతర రకాల LP పరిష్కర్తలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనము ఎక్సెల్ పరిష్కరిణిని ఉపయోగిస్తాము మరియు ఎక్సెల్ పరిష్కరిణిని ఉపయోగించి లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలను ఎలా పరిష్కరించాలో నేను వివరిస్తాను ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలను ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ లో వ్రాయడానికి మరియు వాటిని పరిష్కరించడానికి మీకు ఎక్సెల్ అవసరం కాబట్టి లీనియర్ ప్రోగ్రామింగ్లో మనం ఉపయోగించిన అదే ఉదాహరణను ఉపయోగించి దీనిని వివరిద్దాం కాబట్టి maximize 10X19X2 subject to 3X13X2 ≤ 21 and 4X13X2 ≤ 24 కాబట్టి ఇది మనం పరిష్కరించే ఉదాహరణ మరియు ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఉపయోగించి దీనిని ఎలా పరిష్కరించాలో నేను మీకు వివరిస్తాను ఇప్పుడు మనము ఈ స్ప్రెడ్షీట్ను తెరిచినప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి మరియు మనము డేటాపై క్లిక్ చేయడానికి వెళ్ళవచ్చు అది ఇక్కడ అందుబాటులో ఉంది మరియు మీరు solver ని కనుగొంటారు అది ఇక్కడ వ్రాయబడింది ప్రస్తుతానికి మీరు కలిగి ఉన్న version పరిష్కారికి support ఇవ్వకపోతే మీరు solver ను జోడించాలి కాబట్టి మీరు version ను బట్టి add ins ఉపయోగించాలి ఇప్పుడు ఫైల్ నుండి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది ఆ తర్వాత మనము option లను చూడవచ్చు మరియు options నుండి మనము add ins చేయగలము తరువాత మనము మైక్రోసాఫ్ట్ solver అనుబంధాన్ని చేయగలము ఆ తర్వాత మనము yes అని చెప్పినప్పుడు మైక్రోసాఫ్ట్ solver ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎక్సెల్ షీట్లో భాగంగా solver వస్తుంది ఇప్పుడు నేను ఈ solver ని ఉపయోగించబోతున్నాను అదే solver యొక్క చిన్న లేదా సరళమైన versions కూడా ఉన్నాయి ఇవి ఒక నిర్దిష్టమైన కాలం వరకు డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి మరియు మీరు వాటిని ఉచిత డౌన్లోడ్గా ఉపయోగించవచ్చు మరియు మీరు solver ను ఉపయోగించవచ్చు ఇప్పుడు ఇది ఎక్సెల్ తో పాటు solver add in కాబట్టి నేను దీన్ని ఉపయోగించబోతున్నాను మీరు ఈ solver యొక్క ఉచితంగా లభించే డౌన్లోడ్ను కూడా ఉపయోగించవచ్చు దీనిని మీరు ఒక నిర్దిష్ట కాలానికి ఉపయోగించవచ్చు కాబట్టి ఒకే లీనియర్ ప్రోగ్రామింగ్ను రెండు వేరియబుల్స్తో తీసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇప్పుడు నేను రెండు వేరియబుల్స్ ను X1 మరియు X2 గా వ్రాయబోతున్నాను కాబట్టి నేను ఈ వేరియబుల్స్ ను X1 మరియు X2 గా వ్రాయబోతున్నాను అందువల్ల నేను వాటిని ఇక్కడ X1 మరియు X2 గా వ్రాయబోతున్నాను కాబట్టి ప్రారంభించడానికి నేను వాటికి కొన్ని విలువలను ఇస్తాను అవి ఉదాహరణకు 2 మరియు 3 నేను వాటికి రెండు విలువలను ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు నా లక్ష్యం function గరిష్టీకరించడం కాబట్టి నేను గరిష్టంగా ఇక్కడ చూపించాను మరియునేను గరిష్టీకరిస్తున్నాను ఇప్పుడు ఈ సమస్య కోసం మనము మన maximizing ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 10X1 9X2 గా చూపిస్తాము కాబట్టి నేను ఇక్కడ 10 మరియు 9 గుణకాలను వ్రాస్తున్నాను కాబట్టి నేను maximizing 10X1 9X2 కాబట్టి నేను ఇక్కడ గరిష్టీకరించేది 10X1 కు సమానం మరియు నేను ఇచ్చిన విలువలు 2 మరియు 3 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ 47 ఇది 10X1 9X2 అంటే 47 ఇప్పుడు నాకు రెండు constraints ఉన్నాయి మొదటి constraint 3X13X2 4 ≤ 21 మరియు రెండవ constraint 4X1 3X2 ≤ 24 కాబట్టి నేను ఈ 2 స్థానాల్లో రెండు constraints లను వ్రాయబోతున్నాను కాబట్టి ఇక్కడ నేను మొదటి కన్స్ ట్రైన్ట్ యొక్క ఎడమ వైపు వ్రాయబోతున్నాను కాబట్టి నేను సమానంగా చెబుతున్నాను మొదటి constraint యొక్క ఎడమ వైపు 3X1 3X2 కాబట్టి ఈ 3 X1 విలువతో గుణించబడుతుంది ఇది 3 X2 విలువతో గుణించబడుతుంది ఇది 3 నా ఎడమ చేతి వైపు కాబట్టి X1 మరియు X2 యొక్క ఇచ్చిన విలువలకు ఇది 3X1 3X2 అవి 2 మరియు 3 కాబట్టి 3X1 3X2 ≤ 21 నా తదుపరి constraint 4X1 3X2 ≤ 24 కాబట్టి నేను ఈ ఎడమ చేతి వైపు వ్రాస్తాను X1 3 విలువకు X2 విలువకు 4 కి సమానం ఇది 17 కాబట్టి ఇప్పుడు ఇది ≤ 24 గా ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ షీట్లో LP ని సృష్టించాను నేను నిర్వచించాను మరియు నేను రెండు decision వేరియబుల్స్ X1 మరియు X2 గా పేరు పెట్టాను నేను వేరియబుల్స్ కు కొన్ని ఏకపక్ష విలువలను ఇచ్చాను అవి 2 మరియు 3 ఈ పరిస్థితిలో నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను నిర్వచించాను ఇది 10X1 9X2 యొక్క విలువ ఇది X1 X2 2 మరియు 3 ఉన్నప్పుడు 47 అవుతుంది ఇక్కడ రెండు constraints ఉన్నాయి ఈ భాగం రెండు constraints లను సూచిస్తుంది మరియు ఈ భాగం రెండు constraints లను సూచిస్తుంది ఇవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మొదటి constraint 3X1 3X2 మరియు ఇక్కడ విలువ 21 కన్నా తక్కువ లేదా సమానం మరియు రెండవ constraint విలువ 4X1 3X2 ≤ 24 కాబట్టి మనము ఇప్పుడే సమస్యను ఏర్పాటు చేసాముమరియు మనము దానిని ఇంకా ఆప్టిమైజ్ చేయలేదు ఉదాహరణకు ఒకవేళ నేను ఈ విలువను 6 కి మార్చినట్లయితే ఇది 27 అవుతుంది ఇది 33 అవుతుంది మరియు ఒక విషయం నేను ఇప్పుడే చెప్పగలను అదేమిటంటే 63 పరిష్కారం సాధ్యం కాదు ఎందుకంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉంటాయి నేను ఇంకా వాటిని ఆప్టిమైజ్ చేయలేదు కాబట్టి నేను ఏ విలువను ఇచ్చినా ఎడమ చేతి వైపును లెక్కించవచ్చు మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను లెక్కించవచ్చు ఇప్పుడు మనము ఈ సమస్యను పరిష్కరించాలి అంటే ఈ 6 మరియు 3 స్థానాల యొక్క సరైన విలువలను పొందాలి సరైన విలువను కచ్చితంగా పొందాలి కాబట్టి నేను ఏమి చేయాలి నేను ఇప్పుడు solver ని పిలుస్తాను కాబట్టి నేను డేటాకు వెళ్తాను మరియు నేను ఈ solver పై క్లిక్ చేస్తాను మరియు నాకు ఇలాంటిదే లభిస్తుంది కాబట్టి నేను దీనిని తగినంతగా కదిలిస్తాను కాబట్టి నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 10X1 9X2 గా ఉంటుంది కాబట్టి ఈ స్థానం B4 స్థానం నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అని చెప్పడానికి నేను ఇక్కడ క్లిక్ చేశాను కాబట్టి నేను అక్కడ క్లిక్ చేశాను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈ స్థితిలో ఉంది మరియు ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ maximize చేయాలి కాబట్టి నేను maximize క్లిక్ చేశాను ఇక్కడ miximize ఉంది మీరు దీన్ని నిజంగా చేసినప్పుడు మీరు దీన్ని చూస్తారు మరియు మీరు maximize క్లిక్ చేయండి ఇప్పుడు మీరు వేరియబుల్ cells ను మార్చడం ద్వారా మరొక విషయం ఉంది అంటే వేరియబుల్స్ కు అనుగుణంగా ఉండే స్థానాలు ఏమిటి ఇప్పుడు ఈ రెండు స్థానాలు B3 మరియు C3 వేరియబుల్స్ కు అనుగుణంగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేసి ఆ తర్వాత షిఫ్ట్ ఉపయోగించి ఇక్కడకు పంపించండి ఇప్పుడు నేను ఇక్కడ B3 మరియు C3 లను స్థానాలుగా తీసుకుంటాను ఇప్పుడు మీరు దీన్ని నిజంగా చేసినప్పుడు మీరు చూడగలుగుతారు ప్రస్తుతానికి చిన్న పరిమాణం కారణంగా మీరు దానిని చూడలేరు కాబట్టి B3 మరియు C3 ఇక్కడ వ్రాయబడ్డాయి ఇప్పుడు నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ స్థానాన్ని నిర్వచించాను అది maximisation అని నేను నిర్వచించాను మరియు వేరియబుల్స్ యొక్క స్థానాన్ని కూడా నిర్వచించాను ఇప్పుడు నేను constraints లను కలపాలి కాబట్టి నేను ఇప్పుడు కుడివైపున ఉన్న యాడ్ దగ్గరకు వెళ్తాను అది ఇక్కడ ఉంది ఇప్పుడు ఒక యాడ్ బటన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆ యాడ్ బటన్ను క్లిక్ చేసాను మరియు నాకు ఇలాంటి మరొక విండో వస్తుంది కాబట్టి నేను మొదటి constraint కి వెళ్తాను ఇది మొదటి constraint యొక్క ఎడమ వైపు కాబట్టి నేను నా మొదటి constraints కి B6 స్థానం ద్వారా ఇవ్వబడుతుందిఅని చెప్పడానికిఇక్కడ క్లిక్ చేస్తాను ఇప్పుడు ఇది తక్కువ లేదా సమానమైనది కాబట్టి నేను ఈ స్థానానికి తిరిగి వెళ్లి ఇప్పటికే ఉన్న దానికంటే తక్కువ లేదా సమానమైన దాన్ని క్లిక్ చేశాను మరియు కుడి చేతి వైపు స్థానం ఇక్కడ ఉంది ఇది D6 కాబట్టి నేను కుడి వైపు D6 అని చెప్పడానికి D6 స్థానాన్ని క్లిక్ చేశాను కాబట్టి ఇది నా మొదటి constraint కి మరియు నేను దీనికి మొదటి constraint ని కలిపాను ఇప్పుడు నేను రెండవ constraint కి వెళ్ళాలి రెండవ constraint యొక్క ఎడమ వైపు B7 స్థానం కాబట్టి సెల్ రిఫరెన్స్ కింద నేను దీన్ని క్లిక్ చేశాను కాబట్టి నాకు B7 స్థానం లభిస్తుంది అప్రమేయంగా తక్కువ లేదా సమానంగా ఉంది కాబట్టి నేను దానిని అలాగే ఉంచుతాను Constraint యొక్క కుడి వైపు D7 కాబట్టి నేను D7 పొందడానికి అక్కడ క్లిక్ చేశాను కాబట్టి నేను జోడించాను ఇప్పుడు నేను రెండు constraint లను జోడించాను కాబట్టి నేను దాని నుండి బయటకు వచ్చాను కాబట్టి దాని నుండి బయటకు రావడానికి నేను cancel నొక్కాను ఇప్పుడు సమస్య ఇక్కడ నిర్వచించబడింది ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సెట్ ఆబ్జెక్టివ్ అని పిలువబడుతుంది మీరు ఇక్కడ షీట్లో చూడవచ్చు మీరు నాతో పాటు ఇలా చేస్తుంటే ఆ స్థానం B4 మాక్సిమైసేషన్ క్లిక్ చేయబడింది వేరియబుల్ స్థానాలు B3 మరియు C3 క్లిక్ చేయబడినవి ఇక్కడ రెండు constraints B6 ≤ D6 మరియు B7 ≤ D7 ఇప్పుడు మనము ఇక్కడ options కు వెళ్తాము ఇక్కడ అనేక options ఉన్నాయి కాబట్టి మనము తిరిగి వెళ్లి ఆటోమేటిక్ స్కేలింగ్ అని చెప్తాము మరియు మనము దానిని అలాగే ఉంచుతాము మనము నిజంగా options ను ఎక్కువగా తనిఖీ చేయవలసిన అవసరం లేదు కాబట్టి ప్రస్తుతానికి దీన్ని ఉంచడానికి సరిపోతుంది మరియు తప్పనిసరిగా options చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సమస్య సెట్ చేయబడింది మరియు మనము సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి solve అనే బటన్ఇక్కడ ఉంది కాబట్టి ఆ బటన్ను క్లిక్ చేయండి మరియు మీరు దాన్నిక్లిక్ చేసినప్పుడు మీకు పరిష్కారం లభిస్తుంది X1 3 X2 4 ను విలువ 66 తో ఇవ్వడానికి solver ఇప్పటికే దాన్ని పరిష్కరించింది కాబట్టి మీరు solver పరిష్కారాన్ని ఉంచండి అని పిలుస్తారు మీరు ఇక్కడ కొన్ని నివేదికలను కూడా సృష్టించవచ్చు కాబట్టి మీరు సమాధానం అనే నివేదికను సృష్టించవచ్చు కాబట్టి ఆ జవాబును క్లిక్ చేసి సరే నొక్కండి ఇది ఇక్కడ జవాబు నివేదిక 1 అని పిలువబడే ఒక నివేదికను సృష్టిస్తుంది మరియు మీరు దానిని క్రింద చూడవచ్చు మరోసారి మళ్ళీ దాన్ని పరిష్కరించండి మీకు మళ్ళీ అదే పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు sensitivity అని పిలువబడే ఈ నివేదికను సృష్టించండి మరియు సరే క్లిక్ చేయండి కాబట్టి ఇది sensitivity నివేదికను సృష్టిస్తుంది కాబట్టి మనము ఇప్పుడుఇక్కడ రెండు నివేదికలను సృష్టించాము అవి ఇక్కడ ఉన్నాయి దీని నుండి X1 3 X2 4 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విలువ 66 కు సమానమని మీకు ఇంతకుముందే తెలుసు కాబట్టి ఒకవేళ మీరు లభించే జవాబు నివేదికను క్లిక్ చేస్తే జవాబు నివేదిక నుండి మీకు X1 3 తుది విలువ 3 X2 తుది విలువ 4 అవుతుంది వాస్తవానికి ఇక్కడ ఉన్న ఈ రెండు విలువలను మీరు చూడవచ్చుఅవి 3 మరియు 4 కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి X1 యొక్క తుది విలువ 3 X2 యొక్క తుది విలువ దీని నుండి 4 కాబట్టి ఇది సమాధానం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తుది విలువ 66 ఇది మన జవాబులో వచ్చింది ఇప్పుడు 3 మరియు 4 విలువతో పరిష్కారం 66 కి సమానంగా ఉన్నప్పుడు ఈ షీట్ 1 కి తిరిగి వెళ్దాం Sensitivity నివేదిక కూడా మనకు ఏదో చెబుతుంది వాస్తవానికి మనం దీనికి వెళ్తాము మనం జవాబు నివేదికకు వెళ్తాము మనం మరో రెండు విషయాలను కూడా పరిశీలిస్తాము ఇది మొదటి సెల్ బంధిస్తుందని కూడా చెబుతుంది కాబట్టి సెల్ విలువ 21 స్లాక్ 0 రెండవ సెల్ విలువ 24 స్లాక్ 0 అంటే 3 4 పరిష్కారం మొత్తం 21 మరియు 24 resources ను ఉపయోగిస్తుంది కాబట్టి మనం ఇక్కడ కూడా చూడవచ్చు కాబట్టి మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క విలువను చూస్తాము మనం పరిష్కారాన్ని చూస్తాము మనం ఇక్కడ constaraints కూడా ఉన్నాయని చూస్తాము ఈ రెండు constraints సమీకరణాలుగా సంతృప్తి చెందుతాయి ఇప్పుడు మనము మళ్ళీ మరొక నివేదికను పొందడానికి ప్రయత్నిస్తున్నాము మనము మరోసారిదీన్ని పరిష్కరించిమరొక నివేదికనుపొందాము ఆ తర్వాత పరిమితులు అని పిలువబడే మరొక నివేదికను పొందుతాము మరియు ఒకవేళ పరిమితుల నివేదిక నుండి ఏదైనా తయారు చేయగలిగితే చూద్దాం అందువల్ల ప్రస్తుతానికి మనముదీనిని ఉపయోగించి సమస్యను పరిష్కరించాము మరియు X1 3 మరియు X2 4 యొక్క తుది విలువ 66 తుది విలువను ఇచ్చే సమాధానం ఇవ్వడానికి మనము సమాధానం నివేదికను ఉపయోగిస్తాము కాబట్టి maximization objective కోసం లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యను మనము ఈ విధంగా పరిష్కరిస్తాము మరియు దాన్ని మరోసారి చూద్దాము ఒకసారి మనము సమస్యనుసెట్ చేసిన తర్వాత మీరు solverపైనక్లిక్ చేస్తారు మరియు సమాధానంపొందడానికిమీరు సమస్యను పరిష్కరిస్తారు X1 3 X2 4 objective function విలువ 66 కు సమానం ఇప్పుడు నేను వాస్తవానికి పరిష్కరించిన కనిష్టీకరణ సమస్యను వివరిస్తాను కాబట్టి మనము ఇప్పుడు కనిష్టీకరణ సమస్యకు వెళ్తాము దానిని మనము పరిష్కరించగలము కాబట్టి ఇది మనము పరిష్కరిస్తున్న సమస్య నేను మీ కోసం జూమ్ చేస్తాను మనము పరిష్కరించిన సమస్య కనిష్టీకరణ సమస్య తగ్గిస్తుంది ఇది X1 X2 ≥ 4 5X1 2X2 ≥ 10 X1 X2 ≥ 0 కు లోబడి 7X1 5X2 ను కనిష్టీకరిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ సమస్య కోసం షీట్ను సృష్టిస్తాము ఇప్పుడు మనము రెండు వేరియబుల్స్ నునిర్వచించాము నేను వాటిని Y1 మరియు Y2 గా నిర్వచించాను మనము X1 మరియు X2 లను కూడా ఉపయోగించగలము అక్కడ సమస్య లేదు మనం కొన్ని ఏకపక్ష విలువలను ఇవ్వగలము మరియు మనం ఇక్కడ కొంత విలువను ఇవ్వగలము అది 3 మరియు ఇక్కడ మరొక విలువను ఇవ్వవచ్చు అది 5 అని చెప్తాము ఇప్పుడు నేను కొన్ని రెండు ఏకపక్ష విలువలను ఇచ్చాను రెండు constraints మొదటి constraint మనం లక్ష్యాన్ని తగ్గించుకుంటాము కాబట్టి ఒక ఫంక్షన్ యొక్క లక్ష్యం నేను ఇక్కడ వ్రాసాను మీరు 7 x B3 స్థానం 5 x C3 స్థానం ను చూడవచ్చు B3 మరియు C3 స్థానాలు Y1 మరియు Y2 యొక్క ఇచ్చిన విలువలు అవి వేరియబుల్స్ కాబట్టి ప్రస్తుత ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 46 అదే విధంగా నేను రెండు constraints లను వ్రాశాను మొదటి constraint X1 X2 ≥ 4 గా నేను వ్రాసాను ఇప్పుడు నేను ఈ X1 X2 ను ఉపయోగిస్తాను ఇది వాస్తవానికి B3 x 1 X1 X2 1 నుండి X1 1 నుండి X2 లోకి ఈ 8 ఈ 25 5 x 3 2 25 కాబట్టి రెండవ constraint 5X1 2X2 ఇది ≥ 10 కాబట్టి ఇప్పుడు నేను ఈ సమస్య కోసం solver ను పిలుస్తున్నాను నేను డేటాకు వెళ్తాను మరియు నేను solver ను పిలుస్తాను నేను ఇప్పటికే ఇక్కడ ప్రతిదీ చేశాను కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈ స్థానంలో సెట్ చేయబడింది ఇది B5 వేరియబుల్ సెల్ స్థానాలు B3 మరియు C3 ఇవి ఇక్కడ ఉన్నాయి రెండు constraints ఇప్పటికే జోడించబడ్డాయి మరియు అవి constraint కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను కొన్ని ఏకపక్ష విలువలను 3 మరియు 5 ఇచ్చాను ఇప్పుడు Y1 0 666 Y2 3 333 పొందడానికి నేను పరిష్కరిస్తాను మరియు అసలు విలువలు 23 మరియు 103 మరియు ఇది 643 కాబట్టి 143 503 643 మరియు ఇప్పుడు రెండు constraints సమీకరణాలుగా సంతృప్తి చెందాయని మరియు సరైన పరిష్కారం Y1 23 Y2 103 మరియుదాని విలువ 643 అని మీరు గ్రహించారు కాబట్టి మీరు మినిమైసేషన్ ప్రాబ్లెమ్ ను ఈ విధంగా పరిష్కరిస్తారు కాబట్టి మీకు maximization problem లేదా minimization problem ఉన్నప్పటికీ మీరు ఇక్కడ ఉన్నట్లుగానే సమస్యను సెటప్ చేయవచ్చు మొదటి భాగం సమస్యను షీట్లో రాయడం కాబట్టి మీరు వేరియబుల్స్ ను నిర్వచిస్తారు ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని ఏకపక్ష విలువలను ఇవ్వడం ఆ తర్వాత మీరు వేరియబుల్స్ కు ఇచ్చిన విలువల పరంగా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాయండి మరియు constraints లను రాయండి అప్పుడు solver ను పిలవండి ఆ తర్వాత ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కోసం స్థానాన్ని సెట్ చేయండి ఇది B5 స్థానం గా ఉంటుంది B3 మరియు C3 గా జరిగిన వేరియబుల్స్ కోసం స్థానాన్ని సెట్ చేయండి ఆ తర్వాత solver లోని constraints లను వ్రాసి solver స్థానం నుండి సరైన అసమానతను ఉపయోగించుకోండి మరియు దీనిని వాడండి ఆ తర్వాత మీరు solver ని పిలిచి solver ని దాన్ని పరిష్కరించమని అడిగితే మీకు ఈ పరిష్కారం లభిస్తుంది కాబట్టి మనము linear programming సమస్యలను ఈ విధంగా పరిష్కరిస్తాము తరువాతిపాఠంలో ఈ ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరించడానికి మరిన్ని ఉదాహరణలను చూద్దాము మనము అర్థం చేసుకోవడానికి కోర్సు ప్రారంభంలో మనము రూపొందించిన కొన్ని సమస్యలను కూడాప్రయత్నిద్దాము మరియు పరిష్కరిద్దాము